ఫిజికల్ సింథసిస్ అని పిలవబడే కొన్ని పద్ధతుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము ఫిజికల్ సింథసిస్ అనగా మనం వాస్తవానికి నెగిటివ్ స్లాక్ లను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాము మీరు నెట్లిస్ట్లో స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ చేసినప్పుడు కొన్ని నెట్స్లో నెగిటివ్ స్లాక్ ఉందని మనం గుర్తించవచ్చు కాబట్టి కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవలసి ఉంది రిక్వైర్డ్ ఏరైవల్ టైం యాక్చువల్ ఏరైవల్ టైం కంటే తక్కువ కాబట్టి ఆ సందర్భాలలో మనం కొన్ని రకాల దిద్దుబాటు చర్యలు నిర్వహించాల్సి ఉంది ఫిజికల్ సింథసిస్ దశలు అని పిలువబడే దాని అర్థం ఇది కాబట్టి మనం చర్చను ప్రారంభిస్తాము నేను చెప్పినట్లుగా ఫిజికల్ సింథసిస్ టైమింగ్ ఆప్టిమైజేషన్ పద్ధతుల సేకరణ మరొకటి కాదు దీన్ని ప్రధాన లక్ష్యం నెగిటివ్ స్లాక్లను నియంత్రించడం నెగిటివ్ స్లాక్లను ప్రయత్నించి మరియు తొలగించడం వాటిని 0 లేదా పాజిటివ్గా చేయండి ఇంతకుముందు టైమింగ్ బడ్జెట్ అంటే ఏమిటో చూశాము ఇది కొన్ని టైమింగ్ బడ్జెట్లను సృష్టించగలగాలి ఈ బడ్జెట్ల ఆధారంగా మీరు ఎక్కడైనా ఈ బడ్జెట్ లభిస్తుందో లేదో తనిఖీ చేయవచ్చు మీరు ప్రతి దశలో సర్క్యూట్లోని ఈ బడ్జెట్లను సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తే ఒక రకమైన ఉల్లంఘన ఉందని గమనిస్తే అది సంతృప్తి చెందలేదని చెప్పవచ్చు అప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఈ రకమైన సమయ ఉల్లంఘనలను నియంత్రించడానికి తీసుకోగల దిద్దుబాటు చర్యలు ఏమిటో చూద్దాం కాబట్టి ఇక్కడ టైమింగ్ బడ్జెట్లు చెప్పినప్పుడు అవి టార్గెట్ డిలే మొత్తం మార్గం లో కావచ్చు లేదా నెట్స్ లోని చిన్న విభాగం కావచ్చు ఇది ప్లేస్మెంట్ లేదా రౌటింగ్ దశలలో చేయవచ్చు లేదా సమయ దిద్దుబాట్ల సమయంలో కూడా చేయవచ్చు అంటే అన్నీ చేసిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో సంతృప్తి చెందవని మీరు చూస్తారు కాబట్టి మీరు ఈ దిద్దుబాటు చర్యలను కూడా చేయవచ్చు విస్తృతంగా మాట్లాడాలంటే 3 రకాల సమయ దిద్దుబాట్లను ఉపయోగించవచ్చు మొదటిది గేట్ సైజింగ్ అని పిలుస్తారు రెండవది బఫరింగ్ అని పిలుస్తారు దీనిలో నెట్ జాబితాలో బఫర్లను పరిచయం చేస్తుంది మరియు మూడవది మీ నెట్ జాబితాను ఏదో ఒక విధంగా సవరించడం ద్వారా దీనిని నెట్లిస్ట్ రీస్ట్రక్చరింగ్ అంటారు మొదటి దానితో ప్రారంభిద్దాం గేట్ సైజింగ్ ఇది సర్క్యూట్లో ఆలస్యాన్ని సర్దుబాటు చేయడానికి వాడే సులభమైన సాధారణ టెక్నిక్ ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏమంటే ముందు చెప్పినట్లుగా బాగా రూపొందించిన VLSI సర్క్యూట్లు సెమీ కస్టమ్ లేదా స్టాండర్డ్ సెల్ డిజైన్ స్టైల్ మీద ఆధారపడి తయారు చేయబడినవి అక్కడ ప్రాథమిక ఆలోచన ఏమిటి మనకు టెక్నాలజీ లైబ్రరీ ఉంది ఈ లైబ్రరీలో ముందుగా రూపొందించిన కొన్ని సెల్స్ సెట్ ఉంటాయి అవన్నీ ఒకే ఎత్తులో ఉండి వాటి వెడల్పు మారవచ్చు కాబట్టి నాకు అవసరమైన సెల్ ని లైబ్రరీ నుండి తీసుకొని దానిని నా లేఅవుట్లో ఉంచుతాను లేఅవుట్ చక్కగా వరుసల పరంగా అమర్చబడి ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడేది ఏమిటంటే మనం ఒక ఉదాహరణ తీసుకుందాం నాకు 2 ఇన్పుట్ NAND గేట్ అవసరం అనుకుందాం కాబట్టి లైబ్రరీలో 2 ఇన్పుట్ NAND సెల్ ఉంటుందని ఆశిస్తున్నాను వాస్తవానికి ఒక సెల్ ఉంది కానీ అటువంటి 2 ఇన్పుట్ NAND గేట్లు చాలా ఉండవచ్చు ఆ గేట్ల పరిమాణంలో మార్పులు ఉంటాయి ఈ పరిమాణం యొక్క వైవిధ్యం ఏమిటో నేను వివరిస్తాను నేను ఇప్పుడు చెప్పినది ఏమంటే ప్రతి లాజిక్ గేట్ లేదా సాధారణ ఫంక్షనల్ బ్లాక్స్ స్టాండర్డ్ సెల్స్ లైబ్రరీలో బహుళ పరిమాణాలలో లభిస్తాయి పెద్ద గేట్ గురించి మాట్లాడితే ఎక్కువ కరెంట్ డ్రైవింగ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది అందువల్ల మనం చెప్పేది ఏమంటే అవి వేర్వేరు డ్రైవ్ స్ట్రెంత్ కలిగి ఉంటాయి పెద్ద గేట్ ఎక్కువ కరెంట్ డ్రైవింగ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది చిన్న గేట్లు తక్కువ కరెంట్ డ్రైవింగ్ సామర్ధ్యం కలిగి ఉంటాయి కాబట్టి ఈ డ్రైవ్ స్ట్రెంత్ వాస్తవానికి స్విచ్చింగ్ అప్పుడు గేట్ లోడ్కు అందించగల కరెంట్ను నిర్ణయిస్తుంది ఇప్పుడు చెప్పబోయే ముఖ్యమైన విషయం ఒక గేట్ వేరే గేటును డ్రైవ్ చేస్తున్నప్పుడు గేట్ అవుట్పుట్ వాస్తవానికి లోడ్ కెపాసిటెన్స్లను ఎదుర్కొంటుంది ఈ కెపాసిటెన్స్ ఏ అంశంపై ఆధారపడి ఉంటుంది ఇది ఫ్యాన్అవుట్పై ఆధారపడి ఉంటుంది ఇది ఎన్ని గేట్లు నడుపుతోంది మరియు నడిచే గేట్ల పరిమాణంపై ఆధారపడి ఉంటుంది ఈ వాస్తవాన్ని మీకు వివరిస్తాను 2 ఇన్పుట్ NAND ఉదాహరణను చూద్దాం నేను CMOS స్థాయిని చూపిస్తున్నాను 2 ఇన్పుట్ NAND యొక్క ట్రాన్సిస్టర్ స్థాయి పరిపూర్ణత పుల్ డౌన్ లో మీకు 2 n టైప్ ట్రాన్సిస్టర్లు nMOS ఉన్నాయి మరియు ఇక్కడ pMOS ట్రాన్సిస్టర్లు A మరియు B ఉన్నాయి ఇది అవుట్పుట్ f అని అనుకోండి కాబట్టి ఇక్కడ ఇది A ఇది B మరియు ఇది f ఇప్పుడు మనం అడగడానికి ప్రయత్నిస్తున్న ప్రశ్న ఏమంటే ట్రాన్సిస్టర్ ఎంత చిన్నగా ఉండచ్చు ఇప్పుడు ఒక MOS ట్రాన్సిస్టర్ ను టాప్ వ్యూలో లోtop view చూస్తే ఛానెల్ ఉన్న ప్రాంతం ఉంటుంది ఇది ఛానెల్ కి ఒక వైపు సోర్స్ మరొక వైపు మీకు డ్రెన్ ఉంది ఈ ఛానెల్లో కరెంట్ ప్రవహిస్తుంది ఇప్పుడు తలెత్తు ప్రశ్న ఏమంటే ఇది సోర్స్ ఇది డ్రెన్ లేదా రివర్స్ ఇది ఛానెల్ ఇప్పుడు మనం ఉపయోగించాల్సిన ఈ ఛానెల్ పరిమాణం ఎంత అనే ప్రశ్న తలెత్తుతుంది ఇప్పుడు సహజ ఆప్టిమైజేషన్ కోణంలో నుండి చూస్తే ఒక గేటును పెద్దదిగా ఛానెల్ పెద్దదిగా అనవసరంగా ఎందుకు చేయాలి ఇది నా ప్రయోజనానికి ఉపయోగపడేలా సాధ్యమైంది చిన్నదిగా ఉంచు తాము మీరు ఈ ఛానెల్ల పరిమాణాలను చూస్తే అవి ఒక రకమైన ఫీచర్ పరిమాణంపై ఆధారపడి ఉంటాయి ఒక ఛానెల్ కనిష్ట పరిమాణం 2 లాంబ్డా బై 2 లాంబ్డా లో ఉంచడానికి కొన్ని స్టాండర్డ్ టెక్నాలజీ లేదా స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది దీన్ని మినిమం ఫీచర్ సైజ్ అని పిలుస్తారు pMOS ట్రాన్సిస్టర్లు అను మరొకటి ఉంది హోల్ మొబిలిటీ తక్కువగా ఉంటుంది అంటే nMOS ట్రాన్సిస్టర్లు లోని ఎలక్ట్రాన్ తో పోలిస్తే హోలీ నెమ్మదిగా కదులుతాయి ఈ స్విచ్చింగ్ స్పీడ్ పోల్చడానికి pMOS ట్రాన్సిస్టర్లు కొద్దిగా పెద్దవిగా చేస్తారు మీరు ఇలాంటి ట్రాన్సిస్టర్ను తయారు చేయవచ్చు మీరు ఇలాంటి ట్రాన్సిస్టర్ను తయారు చేయవచ్చు 2 లాంబ్డా బై 4 లాంబ్డా నా ఉద్దేశ్యం మీరు దీన్ని ఇలా చేయవచ్చు 2 లాంబ్డా బై 4 లాంబ్డా లేదా మీరు పెద్ద చతురస్రము తయారు చేయవచ్చు 4 లాంబ్డా బై 4 లాంబ్డా ట్రాన్సిస్టర్ అంటే ఛానెల్ పరిమాణాన్ని మార్చడానికి చాలా మార్గాలు ఉన్నాయి నేను ట్రాన్సిస్టర్ యొక్క పరిమాణం అని చెప్పినప్పుడు నేను ఛానెల్ పరిమాణాన్ని సూచిస్తాను ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఈ P టైప్ మరియు N టైప్ అన్నీ ఒకేలా ఉన్నాయి ఊహిస్తాను అయితే వాస్తవానికి P టైప్ మొబిలిటీ సమస్యల వల్ల కొంచెం పెద్దగా ఉంటుంది ప్రాథమిక ట్రాన్సిస్టర్ పరిమాణం 2 లాంబ్డా బై 2 లాంబ్డా మనం 1 1 1 1 1 1 1 1 కాబట్టి ఈ 1 1 పొడవు మరియు వెడల్పు ఒకేలా ఉన్న కేసును సూచిస్తుంది కాని ఛానెల్ విస్తృతం చేస్తాను నేను ఛానెల్ను ఇలా విస్తృతంగా చేస్తాను నా ఉద్దేశ్యం సోర్స్ ఒక వైపు డ్రెన్ మరొక వైపు ఇది విస్తృతంగా ఉన్నందున రెసిస్టెన్స్ తక్కువగా మారుతుంది కాబట్టి రెసిస్టెన్స్ తక్కువగా ఉంటే మరింత కరెంటును ఇవ్వగలదు కాబట్టి నేను చెప్పేది ఏమంటే డైమెన్షన్ మార్చడం ద్వారా అంటే 11 నుండి 12 ఒక గేటును పెద్దదిగా చేయగలను కాబట్టి నేను గేట్లను విస్తృతంగా చేస్తే అది మరింత కరెంట్ను నడపగలదు కాబట్టి ప్రాథమిక ఆలోచన ఇలాంటిదే ఇంకొక విషయం ఏమంటే ఈ గేట్ ఇతర గేట్ల మాదిరిగానే నడుస్తుందని అనుకుందాం అంటే ఇది f అని అనుకోండి ఈ f మరొక NAND గేట్ యొక్క ఇన్పుట్కు వెళుతుంది అనుకుందాం కాబట్టి ఈ పాయింట్ ఒక p టైప్ ట్రాన్సిస్టర్కు మరియు ఇది ఒక n టైప్ ట్రాన్సిస్టర్కు కి కూడా ఇలా అనుసంధానించబడుతుంది కాబట్టి ప్రతి ట్రాన్సిస్టర్కు సబ్స్ట్రేట్ కెపాసిటెన్స్ను చేసే గేట్ చాలా గణనీయమైనది కాబట్టి సమానమైన సర్క్యూట్ మనం గుర్తించవచ్చు ఇది లోడ్ యొక్క డ్రైవింగ్ కెపాసిటీ CL అనుకుందాం ఈ కెపాసిటివ్ లోడ్ ఫ్యాన్అవుట్పై ఆధారపడి ఉంటుంది అలాంటి 2 గేట్లు ఉంటే CL విలువ రెట్టింపు అవుతుంది ఎందుకంటే అలాంటి మరో జత ట్రాన్సిస్టర్లు నడపబడుతున్నాయి కాబట్టి ఈ ఫ్యాన్అవుట్ లోడ్ కెపాసిటెన్స్ను నిర్ణయిస్తుంది గేట్ యొక్క అవుట్పుట్ 0 నుండి 1 లేదా 1 నుండి 0 కి మారుతున్నప్పుడు చెబుతుంది కనుక ఇది 0 నుండి 1 కి మారుతున్నదని చెప్పినప్పుడు అంటే కెపాసిటర్ capacitor మొదట్లో డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి అవుట్పుట్ 0 తరువాత అది ఛార్జింగ్ అవుతోంది ఇది VDD ఇది ఈ మార్గం ద్వారా ఛార్జింగ్ అవుతోంది ఇప్పుడు అవుట్పుట్ 1 నుండి 0 కి వెళుతుందని చెప్పినప్పుడు అది ఈ మార్గం ద్వారా విడుదలవుతుందని చెప్తాము కాబట్టి ఈ ఛార్జింగ్ మరియు డిస్ఛార్జింగ్ టైం 2 విషయాలపై ఆధారపడి ఉంటుంది ఒకటి కెపాసిటెన్స్ యొక్క విలువ ఎక్కువ విలువ ఈ ప్రక్రియ నెమ్మదిగా ఏం చేస్తుంది మరియు ఈ మార్గాల్లోని రెసిస్టెంట్స్ను తగ్గిస్తుంది ఛార్జింగ్ మరియు డిస్ఛార్జ వేగం అవుతుంది నేను ఒక గేటును పెద్దగా చేస్తే ఈ డిస్ఛార్జ వేగంగా ఉంటుంది కాబట్టి నా గేట్ డిలే తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది గేట్ సైజింగ్ యొక్క అర్థం గేటును పెద్దగా చేయడం దాని డిలేన్ని తగ్గిస్తుంది కాబట్టి మనం ఈ MOS స్థాయి డిజైన్ల లోని వివరాలకు వెళ్ళడం లేదు మనం తెలుసుకోవడానికి మరియు అభినందించడానికి ఇది సరిపోతుందని అనుకుంటున్నాను నేను ఒక గేటును పెద్దగా చేసేటప్పుడు నా ట్రాన్సిస్టర్లను విస్తృతంగా ఛానెల్లను విస్తృతంగా చేస్తాను కాబట్టి ఎక్కువ కరెంట్ ను నడపగలను కాబట్టి నా RC డిలే తక్కువగా మారుతుంది గేట్ డిలే 0 నుండి 1 వరకు 1 నుండి 0 వరకు పెరుగు లేదా తగ్గు టైం డిలే తక్కువగా ఉంటుంది ఫ్యాన్అవుట్ల సంఖ్య పెరిగేకొద్ది కెపాసిటివ్ లోడ్ ఎక్కువ అవుతుంది డిలే ఎక్కువ అవుతుంది ఎందుకంటే పెద్ద కెపాసిటర్లను ఛార్జ్ చేయాలి ఒక ఉదాహరణ తీసుకుందాం మనకు గేట్ v ఉందనుకుందాం మరియు 3 రకాల గేట్ల లైబ్రరీలో నిల్వ చేయబడ్డాయి A యొక్క పరిమాణం అతిచిన్నది v A యొక్క పరిమాణం v B పరిమాణం కంటే తక్కువ v C పరిమాణం కంటే తక్కువ ఇది ఇప్పటికే చెప్పిన విషయం కాబట్టి ఒక గేట్ పెద్ద పరిమాణాన్ని కలిగి ఉంటే అది అవుట్పుట్ రెసిస్టెంట్స్ తక్కువ కలిగి ఉంటుంది మరియు పెద్ద లోడ్ కెపాసిటెన్స్ను తక్కువ లేదా అదే డిలే తో నడిపించగలదు ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి మీరు ఒక గేటును పెద్దగా చేసినప్పుడు మరొక విషయం దృష్టిలోకి వస్తుంది మీరు గేట్ పెద్దగా చేస్తే ఛానెల్ పరిమాణం పెద్దగా చేస్తున్నారు గేట్ లోపల ఇంట్రెన్సిక్ కెపాసిటెన్స్ అన్నది అమలులోకి వస్తుంది ఇంతకుముందు మనం లోడ్ కెపాసిటెన్స్ గురించి మాట్లాడుకున్నాం కొన్ని గేట్లు మరికొన్ని గేటును నడుపుతున్నాయి కాని ఇప్పుడు అదే గేట్ గేట్ లోపల కొంత ఇంట్రెన్సిక్ కెపాసిటెన్స్ గురించి ఆలోచిస్తున్నాను అంటే ఛానల్ మరియు అనేక ఇతర విషయాల గురించి లోడ్ కెపాసిటెన్స్ పెద్దగా ఉన్నప్పుడు ఇంట్రెన్సిక్ కెపాసిటెన్స్ ని పెద్దగా పట్టించుకోరు మీరు గేట్లను పెద్దగా చేసేటప్పుడు మీ డిలే తక్కువగా ఉంటుంది ఇంట్రెన్సిక్ కెపాసిటెన్స్ చిన్నగా ఉండి లోడ్ కెపాసిటెన్స్ పెద్దగా ఉన్నప్పుడు ఈ సంబంధం ఉంటుంది ప్రధాన డిలే ఛార్జింగ్ డిస్చర్గింగ్ టైం అవుతుంది లోడ్ కెపాసిటెన్స్ ఛార్జింగ్ మరియు లోడ్ కెపాసిటెన్స్ డిస్చర్గింగ్ కాబట్టి v A అతి చిన్నది కనుక v A యొక్క ఈ డిలే అతిపెద్దది V C అతిపెద్దది కనుక డిలే చిన్నది కానీ రివర్స్ నిజమైతే మనకు మెచ్చుకోదగిన లోడ్ కెపాసిటెన్స్ లేదని అనుకుందాం అది చిన్నది కాబట్టి ఇప్పుడు ఇంట్రెన్సిక్ డిలే ఆధిపత్యం చెస్తుంది మీరు ఒక గేటును పెద్దగా చేస్తే దాని డిలే కూడా పెరుగుతుంది డిలే పెరగడం లేదా తగ్గడం ఒక గేటును పెద్దగా చేయడం ద్వారా మరియు ఇతర విషయాల పై ఆధారపడి ఉంటుంది మీరు దానిని కూడా పరిశీలించాలి అవి అధిక కెపాసిటివ్ లోడ్ లేదా ఎక్కువ లోడ్ను నడపడంపై ఆధారపడి డిలే పెరగవచ్చు లేదా తగ్గవచ్చు ఇంకొక విషయం ఏమంటే మీరు గేట్ పరిమాణాన్ని పెంచుకుంటే అది మునుపటి దశ డిలే న్ని కూడా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే మీరు మళ్ళీ ఈ రేఖాచిత్రానికి గమనిస్తే ఈ గేట్లను పెద్దగా చేస్తే మునుపటి దశ నుండి మరికొన్ని గేట్లు దీనిని నడుపుతుందని అనుకుంటే ఇది కూడా కెపాసిటెన్స్ను ఎదుర్కొంటుంది నేను ఈ గేటును పెద్దగా చేసినప్పుడు కెపాసిటెన్స్ విలువ ఈ ప్రాంతానికి ప్రొపోషనల్గా ఉంటుంది నేను ఈ ప్రాంతాన్ని పెద్దగా చేస్తే కెపాసిటెన్స్ విలువ కూడా పెద్దదిగా మారుతుంది కాబట్టి ఈ డిలే కూడా పెరుగుతుంది ఇది మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఇప్పుడు ఈ చార్ట్ వాస్తవానికి ఈ A B C వంటి 3 కేసుల కొన్ని ప్రాతినిధ్య విలువలను చూపిస్తుంది అయితే A చిన్నది మరియు C పెద్దది అని చెప్పాను A యొక్క పరిమాణం B పరిమాణం కంటే తక్కువ అది C పరిమాణం కంటే తక్కువ కాబట్టి ఈ గ్రాఫ్ లోడ్ కెపాసిటెన్స్తో గేట్ డిలే యొక్క వైవిధ్యాన్ని చూపుతుంది కాబట్టి లోడ్ కెపాసిటెన్స్లను ఫెమ్టోఫారడ్స్ లో మరియు డిలే పికోసెకండ్లలో ప్లాట్ చేస్తారు కాబట్టి ఈ గ్రాఫ్ వాస్తవానికి చూపిస్తున్నది ఏమంటే లోడ్ కెపాసిటెన్స్ 2 5 ఫెమ్టోఫారడ్స్ అయితే ఈ చిన్న గేట్ A లోని డిలే 35 పికోసెకన్లు B తో 30 అవుతుంది C తో ఇది 27 అవుతుంది వివిధ లోడ్ కెపాసిటెన్స్ల కోసం ఇవి కనిపించే విలక్షణ వైవిధ్యాలు కాబట్టి ఇక్కడ మనం ఈ విలువను దృష్టాంతాల కోసం ఉపయోగిస్తున్న కొన్ని ఉదాహరణలు తీసుకొని ఈ గ్రాఫ్ లో చూపిస్తున్నాను Refer Slide Time 1802 కాబట్టి పరివర్తన యొక్క పరిమాణానమ్ చెప్పేది తక్కువ డిలే సాధించడానికి గేట్ పరిమాణాన్ని మార్చవచ్చని చెబుతుంది నాకు ఇలాంటి సర్క్యూట్ నెట్లిస్ట్ ఉందని అనుకుందాం ఇది ఒక గేట్ 2 ఇన్పుట్ NAND గేట్ ఇది 3 ఇతర పాయింట్లను నడుపుతుంది ఈ డెస్టినేషన్ గేట్ పరిమాణాలు భిన్నంగా ఉన్నాయని మరియు వాటి మొత్తం కెపాసిటెన్సులు ఇలా 1 5 1 0 మరియు 0 5 అన్నీ ఫెమ్టోఫారడ్స్ ఉన్నాయని అనుకుందాం ఇప్పుడు ఈ కెపాసిటెన్స్ సమాంతరంగా ఉన్నాయి కెపాసిటెన్సులు సమాంతరంగా ఉన్నాయో లేదో మనకు తెలుసు కాబట్టి మొత్తం లోడ్ కెపాసిటెన్సులు జోడించబడతాయి కాబట్టి మొత్తం 3 3 ఫెమ్టోఫారడ్స్ అవుతుంది నేను 2 ప్రత్యామ్నాయాలను చూపుతున్నాను నేను vA ను ఉపయోగిస్తే 3 ఫెమ్టోఫరాడ్ లోడ్తో అతిచిన్న గేట్ 3 ఫెమ్టోఫరాడ్స్ vA లోడ్తో డిలే 40 కాబట్టి ఈ సందర్భంలో గేట్ యొక్క డిలే 40 పికోసెకన్లు అవుతుంది కానీ పెద్ద గేట్ vC ని వాడితే vC డిలే 28 అని చూస్తారు కాబట్టి ఈ గేట్ 28 అవుతుంది కాబట్టి మీరు గేట్ పరిమాణాన్ని మార్చడం ద్వారా డిలే 40 నుండి 28 కి మార్చగలరు కాబట్టి ఇది చాలా విస్తృతమైనది గేట్ యొక్క పరిమాణాన్ని సర్దుబాటు చేయడం ద్వారా చేయగలిగే వైవిధ్యం ఇది నేను ఇప్పటికే చెప్పాను తదుపరి పద్ధతిని బఫరింగ్ అంటారు బఫరింగ్ అంటే ఏదోఒకటి సాధించడానికి మనం సర్క్యూట్లో బఫర్లను పరిచయం చేస్తాము సర్క్యూట్లో బఫర్ల ను ప్రవేశపెట్టడం ద్వారా మెరుగుపడే లక్షణాలు ఏమిటో చూద్దాం బఫర్ అంటే ఏమిటి సాధారణంగా ఒక జత ఇన్వర్టర్లను ఉపయోగించి బఫర్ నిర్మించబడుతుంది లేదా మీకు ఇన్వెర్టటింగ్ బఫర్ కావాలంటే ఒకే ఇన్వర్టర్ సరిపోతుంది కొన్ని పనులు చేయడంలో బఫర్లు మీకు సహాయపడతాయి మొదట సర్క్యూట్ను వేగవంతం చేయడం లేదా డిలే ఎలిమెంట్ పనిచేయడం ఇది మనం మళ్ళీ తరువాత మాట్లాడదాము ఇక్కడ ఆలోచన ఈ క్రింది విధంగా ఉంది నాకు సోర్స్ మరియు డెస్టినేషన్ ఉందని అనుకుందాం దానిని అనుసంధానించే వైర్ ఉంది ఈ వైర్ యొక్క పొడవు L అయితే ఈ వైర్ యొక్క డిలే ఎల్మోర్ డిలే మోడల్ను గణించి డిస్ట్రిబ్యూటెడ్ RC మోడల్ను లెక్కించినట్లయితే ఈ ఇంటర్కనెక్షన్ యొక్క డిలే L స్క్వేర్ కి ప్రొపోర్షనల్ గా ఉంటుంది ఇప్పుడు నేను ఒక మార్పు చేసాను దీనికి బదులుగా మధ్యలో బఫర్ను ప్రవేశపెట్టాను ఈ మొత్తం పొడవును 2 భాగాలుగా L బై 2 మరియు L బై 2 లాగా విచ్ఛిన్నం చేస్తాను కాబట్టి డిలే కాన్స్టెంట్ K ఇన్టూ L స్క్వేర్ K L square కి సమానం అవుతుంది కాబట్టి మొదటి సెగ్మెంట్ ఈ సందర్భంలో డిలే K ఇన్టూ L బై 2 హోల్ స్క్వేర్ K L2 whole square ఉంటుంది రెండవ భాగం డిలే K ఇన్టూ L బై 2 హోల్ స్క్వేర్ K L2 whole square అవుతుంది కాబట్టి మీరు దీన్ని జోడిస్తే మొత్తం డిలే L స్క్వేర్ బై 4 మరియు L స్క్వేర్ బై 4 కాబట్టి ఇది K L స్క్వేర్ బై 2 గా ఉంటుంది ఇక్కడ డిలే సగం అయ్యింది అంటే బఫర్ను పరిచయం చేయడం ద్వారా మనం ఇంటర్కనెక్షన్ డిలేన్ని తగ్గించవచ్చు డిలేన్ని తగ్గించడానికి ఇది చాలా ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన టెక్నిక్ కాబట్టి ఇది మొదటిది సర్క్యూట్ స్పీడ్డింగ్ ఆప్ రెండవది సిగ్నల్ సమగ్రతను మెరుగుపరచడానికి ట్రాన్సిషన్ టైం న్ని సవరించడం ఇది ఏమిటంటే ఒక సర్క్యూట్లో బఫర్ను ప్రవేశపెట్టాను దాని ఇన్పుట్ సిగ్నల్ మంచిగా లేదని అనుకుందాం ఇది చక్కని పల్స్ కు బదులుగా ఇలా మారింది బఫర్ ఉన్నప్పుడు బఫర్ యొక్క అవుట్పుట్ మళ్ళీ ఈ సిగ్నల్ ను మంచి పల్స్ గా రీజనరేట్ చేస్తుంది సిగ్నల్ రీజనరేషన్ అన్నది ఇదే RC ప్రభావితం కావడం వల్ల సిగ్నల్స్ దూరం వరకు వ్యాప్తి చెందుతుంది కాబట్టి సిగ్నల్ యొక్క ఆకృతి క్షీణిస్తుంది సిగ్నల్ యొక్క స్వభావం వైకల్యం చెందుతుంది మళ్ళీ బఫర్ను పరిచయం చేస్తే సిగ్నల్ రీజనరేట్ signal regenerate అయి చాలా బాగుంటుంది మూడవదిగా ఇది అవుట్పుట్ వైపు షీల్డ్ కెపాసిటివ్ లోడ్ కి సహాయపడుతుంది ఉదాహరణకు నాకు బఫర్ ఉంది మరియు బఫర్ యొక్క అవుట్పుట్ వద్ద పెద్ద కెపాసిటివ్ లోడ్ ఉంది 2 కెపాసిటివ్ లోడ్ దానిని డ్రైవ్ చేసేస్తున్నాయి ఇప్పుడు నేను ఒక బఫర్ను పరిచయం చేశాను ఆ బఫర్ నుండి ఒక లోడ్ను నడుపుతున్నాను మరియు నేను మరొక బఫర్ను ఉపయోగిస్తు మరొక లోడ్ను మరొక లోడ్తో నడుపుతున్నాను కాబట్టి నేను 2 బఫర్ల మధ్య లోడ్ను పంచుతున్నాను మరియు అసలు గేట్ ప్రారంభంలో డ్రైవ్ చేసేది ఫీల్డ్ అవుతుంది ఇది కెపాసిటివ్ లోడ్లు కాకుండా బఫర్లను మాత్రమే నడుపుతోంది ఇవి కొన్ని పద్ధతులు ఇవి చేయగలిగే మెరుగుదలలు అయితే కొన్ని స్పష్టమైన లోపాలు ఉన్నాయి బఫర్ అంటే కొన్ని అదనపు ఎలక్ట్రానిక్స్ సాధారణంగా చెప్పినట్లు అవి 2 ఇన్వర్టర్లను బ్యాక్ టు బ్యాక్ కలిగి ఉంటాయి అంటే 4 MOS ట్రాన్సిస్టర్లు ఎక్కువ ప్రాంతాన్ని వినియోగిస్తాయి ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి కాబట్టి ఆధునిక EDA సాధనాలు బఫర్లను చాలా ఎక్కువగా ఉపయోగిస్తాయి ఎందుకంటే నేటి సర్క్యూట్లు పనితీరుబట్టి అని మీకు తెలుసు అవి పెర్ఫార్మెన్స్ డ్రివెన్ ఆప్టిమైజేషన్ పై నడుస్తాయి మరియు బఫర్ చొప్పించడం ప్రజాదరణ పొందిన సాంకేతిక పద్ధతి కాబట్టి ఆధునిక డిజైన్లలో సాధారణంగా బఫర్లు 10 నుండి 20 శాతం వరకు ఉంటాయి బఫర్లు కూడా కొన్ని ప్రామాణిక సెల్స్ కాబట్టి అన్ని ప్రామాణిక సెల్లో 10 నుండి 20 శాతం బఫర్లు కావచ్చు మరియు కొన్ని డిజైన్లలో 40 శాతం వరకు వెళ్ళవచ్చు ఇది గమనించాలి కాబట్టి బఫర్లుbuffer చాలా కావాల్సిన కొన్ని సెల్లో అందించడంలో మంచిదే అయినప్పటికీ కొన్ని లోపాలు కూడా ఉన్నాయి మీరు దీన్ని గుర్తుంచుకోవాలి ఇది ట్రేడ్ఆఫ్ లాంటిది కాబట్టి బఫరింగ్ ఎలా మెరుగుపడుతుందో చూద్దాం 5 ఫ్యాన్అవుట్ లైన్లను నడుపుతున్న 2 ఇన్పుట్ NAND గేట్ యొక్క మరొక ఉదాహరణను తీసుకుందాం వాటిలో ప్రతి దానికి కెపాసిటెన్స్ విలువ 1 తో ఉంటాయి కాబట్టి మొత్తం లోడ్ కెపాసిటెన్స్ 5 ఫెమ్టోఫరాడ్ అవుతుంది మరియు మీరు ఈ రెండవ గేట్ vB ఉపయోగిస్తున్నారు ఈ గ్రాఫ్లో మనం 3 వరకు మాత్రమే చూపించాము మొత్తం విలువలకు చూపించలేదు మీరు ఇంటర్మీడియట్ vB ని ఉపయోగిస్తుంటే 5 ఫెమ్టోఫరాడ్ 5 ff ఫెమ్టోఫరాడ్ లోడ్ కెపాసిటెన్స్ డిలే 45 పికోసెకన్లకు వస్తుంది కాబట్టి మనం ఈ విలువను ఉపయోగించాము ఈ సందర్భంలో గేట్ యొక్క డిలే 45 పికోసెకన్లు అవుతుంది కాని బఫర్ను చొప్పించడం ద్వారా మేము ఈ ఫ్యాన్అవుట్ నిర్మాణాన్ని సవరిస్తే మొదటి రెండు d మరియు e అలాగే ఉంచుతాము ఈ y బఫర్ మిగిలిన మూడింటిని డ్రైవ్ చేయడానికి ఉపయోగిస్తాము ఇప్పుడు vB కూడా 1 2 మరియు 3 ను నడుపుతున్నట్లు మీరు చూస్తున్నారు Y కూడా 1 2 మరియు 3 ను నడుపుతుంది Y యొక్క ఇన్పుట్ కెపాసిటెన్స్ కూడా 1 అని అనుకుందాం కాబట్టి ఇది 3 ఫెమ్టోఫరాడ్ అవుతుంది ఇది కూడా 3 ఫెమ్టోఫరాడ్ అవుతుంది కాబట్టి 3 ఫెమ్టోఫరాడ్తో vB ఎంత 33 డిలే కాబట్టి ఈ గేట్ 33 ఉంటుంది దీనికి మళ్ళీ 33 ఉంటుంది కాబట్టి మొత్తం డిలే 33 ప్లస్ 33 అవుతుంది కానీ ఈ గేట్ డిలే 45 ఇప్పుడు ఇది 33 కి తగ్గింది కాబట్టి ఈ d మరియు e కొన్ని డెస్టినేషన్ అయితే ఈ సిగ్నల్ ఇంతకు ముందు ప్రసారం చేయవలసి ఉంటుంది వాటికి రిక్వైర్డ్ ఏరైవల్ టైం ముందుగా ఉంటుంది అప్పుడు మీరు ఈ వ్యూహాలను ఉపయోగించవచ్చు కాబట్టి మొత్తం డిలే 66 అయినప్పటికీ కొన్ని అవుట్పుట్లలో డిలే ను 33 చేయగలుగుతారు ఇది ఈ 45 కన్నా చాలా వేగంగా ఉంటుంది ఇది మనం ఇప్పటికే చెప్పినదే ఇది ఇప్పటికే వివరించాము దీనితో మనం ఈ పాఠం చివరికి వచ్చాము తరువాతి పాఠం లో నెట్లిస్టుల పునర్నిర్మాణంలో వివిధ పద్ధతులు మనం చూస్తాము కొన్ని ఇతర భౌతిక రూపకల్పన పద్ధతులను పరిశీలిస్తాము దీని కోసం డిలేన్ని ఎలా సర్దుబాటు చేయవచ్చు మీరు టైమింగ్ డ్రివెన్ అడ్జస్ట్మెంట్ మరియు కన్స్ట్రంట్స్ శాటిస్ఫ్యాక్షన్ ఈ రకమైన సాధారణ డిలే సర్దుబాట్లు కు అవసరం కాబట్టి మీకు ఏదో ఒక రకమైన నెగటివ్ స్లాక్స్ ఉన్నప్పుడు మీరు డిలేన్ని సర్దుబాటు చేయాలి ఏదో ఒకవిధంగా ఈ స్లాక్ ను 0 లేదా పాజిటివ్ గా మార్చండి ఇవి సాధారణంగా ఉపయోగించే కొన్ని పద్ధతులు ఈ రోజు మనం గేట్ సైజింగ్ మరియు బఫరింగ్ చూశాము మళ్ళీ బఫర్ చేయడం తరువాత మనం వేరే సందర్భంలో చూస్తాము కానీ ప్రస్తుతానికి